IIoT మరియు పరిశ్రమ 4 0 పై ఈ కోర్సు యొక్క విశ్లేషణ చాలా ముఖ్యం ఎందుకంటే లేకపోతే ఈ విభిన్న పారిశ్రామిక యంత్రాలను తెలివిగా సమన్వయం చేయడానికి వేర్వేరు సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను వ్యవస్థాపించడంలో అర్థం లేదు కాబట్టి నేను నొక్కిచెప్పాలనుకుంటున్నది మనం అర్థం చేసుకోవాలివిశ్లేషణలకు సంబంధించి విషయాలు ఎలా కొన సాగుతాయి కాబట్టి మొదట చివరి సాధనములు చివరి పరికరాలు మరియు మొదలైన వాటితో ఏమి జరుగుతుందో తిరిగి చూద్దాం ఈ చివరి పరికరాలు వేర్వేరు స్మార్ట్ సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి ఈ స్మార్ట్ సెన్సార్లు ప్రాథమికంగా కనుగొంటాఇ మరియు అవి డేటా లో అనుసంధానత యొక్క విభిన్న అవకాశాల గురించి మనం చాలా చూశాముఅంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ నెట్వర్క్ టోపోలాజీల గురించి మాట్లాడటం మరియు మొదలగునవి ఆ తరువాత నెట్వర్క్ ద్వారా పంపబడిన డేటా యొక్క మూలం యొక్క మూలానికి సంకేతాలను పంపించడానికి నియంత్రణను సృష్టించాలిఅంటే ఈ యంత్రాలు సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి కాబట్టి ఇది ఇంచు మించు ఒక రకమైన లూప్ తో ఈ నియంత్రణ అభిప్రాయం చాలా ముఖ్యం మరియు IIoT కోసం పారిశ్రామిక పరికరాలు మీకు తెలిసిన పారిశ్రామికంగా చాలావరకు CPS పరికరాలు కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ సైబర్ భాగం మరియు భౌతిక భాగం మధ్య చాలా పరస్పర చర్య కాబట్టి ఈ నియంత్రణ చాలా ముఖ్యం ఇప్పుడు ఈ గణన భాగం గురించి మాట్లాడుకుందాం ఇక్కడే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి మనము డేటా యొక్క విశ్లేషణలు మరియు నిర్వహణ గురించి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మనం తిరిగి వెళ్లి IIoTదృశ్యాలకుసంబంధించి విశ్లేషణల పరంగా మన వద్ద ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా మనకు పారిశ్రామిక నేపధ్యంలో పారిశ్రామిక ఆస్తులు మరియు వివిధ యంత్రాలు ఉన్నాయి ఉదాహరణకు స్మార్ట్ తయారీ ఉన్న స్మార్ట్ కర్మాగారం లోఅంటే పరికరాలు వేర్వేరు స్మార్ట్ సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి ఇవి ఈ యంత్రాల నుండి వివిధ రకాల డేటా ను నిరంతరం పొంధు తాయి కాబట్టి ఈ పారిశ్రామిక ఆస్తులు మరియు యంత్రాలు వేర్వేరు సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా ఒక నిర్దిష్ట నెట్వర్క్ ద్వారా డేటా లో మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం ఏమి మాట్లాడబోతున్నాం విభిన్నమైన విభిన్న పద్ధతుల గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను విశ్లేషణ కోసం ఉన్నాయి కాబట్టి ఈ విశ్లేషణల యొక్క ఉద్దేశ్యం క్రొత్త అంతర్దృష్టులను మరియు తెలివితేటలను సృష్టించడం మరియు వ్యవస్థలు లేదా కార్యకలాపాలు మరియు వ్యాపారం పరంగా సహాయపడే ఈ మేధస్సు కాబట్టి మొత్తం వ్యాపార తెలివితేటలు మరియు ఆపరేషనల్ తెలివితేటలు వివిధ రకాలైన విశ్లేషణల ద్వారా పొందవచ్చు మరియు ఈ విశ్లేషణల ఇంజిన్లలో వేర్వేరు విశ్లేషణాత్మక ప్రక్రియలను అమలు చేయడం చాలాముఖ్యం కాబట్టి చివరకు ఈ ఫలితాలు ERP ఆధారిత వ్యవస్థలు లేదా వ్యాపార ప్రక్రియలు వంటి ఇతర సమాచార వ్యవస్థలకు పంపబడతాయి లేదా ఇతర వ్యాపార ప్రక్రియలకు పంపవచ్చు లేదా వేరే వ్యక్తులకు పంపబడతాయి కాబట్టి ఈ విభిన్న విశ్లేషణల ద్వారా ఉత్పన్నమైన కొత్త అంతర్దృష్టులు మరియు తెలివితేటలు ఉపయోగపడే వివిధ అవకాశాలు ఇవి కాబట్టి వాటిలో ఏవైనా ప్రతిక్రియ చర్యకు మరింత సహాయపడతాయి మరియు సరైన నిర్ణయం తీసుకోవడం మరియు తెలివైన కార్యకలాపాలను అందించగలవు మరియు మెరుగైన కార్యకలాపాల కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం మరియు మరింత తెలివితేటలు మొదలైన వాటి కోసం ఆ నిర్ణయాలు ఈ యంత్రాల ద్వారా తిరిగి ఇవ్వబడతాయి కాబట్టి ఇది ఈ చక్రం ఎక్కువ లేదా తక్కువ ఇక్కడ విశ్లేషణలు చాలా ఉపయోగం కనుగొంటాయి మరియు ఇక్కడ ఉన్న ప్రధాన విషయం ఏమిటంటే కొత్త అంతర్దృష్టులు మరియు తెలివితేటలను పొందడం దీని కోసం ఈ విభిన్న విశ్లేషణ పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి కాబట్టి IIoT విశ్లేషణల గురించి మాట్లాడటంపరిశ్రమ 4 0 కోసం విశ్లేషణలు ప్రాథమికంగా ఒక ప్రధాన భాగం పరిశ్రమ 4 0 లో మనము అనుసంధానత గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ప్రాథమికంగా మనం చూసేది అనుసంధానత యంత్రాలు సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మరియు ఈ విశ్లేషణల మధ్య పరస్పర సంబంధం ఉంది ఇప్పుడు ఈ విశ్లేషణలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాల అంతర్దృష్టులను మరియు మొదలైన వాటిలో పూర్తిగా నిర్వహించబడతాయి లేదా ఇది రెండింటి మిశ్రమం కావచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన రేఖాచిత్రాన్ని చూద్దాం కాబట్టి మనం ఇక్కడ చూడగలిగినట్లువేర్వేరు సెన్సార్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన ముడి డేటా నిరుపయోగంగా మారుతుంది పారిశ్రామిక నేపధ్యంలో కార్యాచరణ పరిస్థితులు పనితీరు మరియు పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అర్ధవంతమైన సమాచారం మనకు సహాయపడుతుందిఅంటే యంత్రం యొక్క కార్యాచరణ స్థితులు యంత్రం యొక్క పనితీరు మరియు యంత్రం పనిచేసే వాతావరణం ఇది కూడా సహాయపడుతుంది ఈ అమలు నుండి లేదా వ్యవస్థ నడుస్తున్న వివిధ సమాచార నమూనాలను గుర్తించడంలో కూడా ఈ సమాచారం సహాయపడుతుంది మొత్తంమీద ఆలోచన అసమర్థతను తగ్గించడం మరియు కార్యాచరణ ఖర్చులను తగ్గించడం తయారీ మరియు ప్రక్రియ అమలు కోసం సంస్థ కోసం మీరు ఎముక రకమైన వ్యవస్థను కలిగి ఉంటే ఖర్చు అవుతుంది కాబట్టి మొత్తం ఆలోచన ఏమిటంటే అన్ని రకాల అసమర్థతలను తగ్గించడానికి మనకు విశ్లేషణలు అవసరం ఉత్పత్తి యొక్క మొత్తం అసమర్థత ప్రక్రియఉత్పత్తి మరియు కార్యాచరణ సామర్థ్యం మరియు ఖర్చుల ఖర్చు తగ్గింపు తయారీకి ఉపయోగించబడుతున్న ప్రక్రియ వేర్వేరు సెన్సార్లతో అమర్చిన ఈ వేర్వేరు యంత్రాల నుండి డేటా నునెట్వర్క్ ద్వారాపంపుతాయి కాబట్టి విశ్లేషణలు ఎందుకు ముఖ్యమైనవి అనే దాని గురించి మనకు ఇంతవరకు మంచి ఆలోచన ఉందని నేను భావిస్తున్నాను అమలు చేయగలిగే వివిధ రకాలైన విశ్లేషణల యొక్క అవలోకనాన్ని అర్థం చేసుకోవడానికి మరియు పొందడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం మనము మూడు రకాలగా వర్గీకరించగల వివిధ రకాల విశ్లేషణలను కలిగి ఉండవచ్చుమొదటిది వివరణాత్మక విశ్లేషణలు రెండవది ఉహించదగిన విశ్లేషణలు మరియు మూడవది నిర్దేశాత్మకవిశ్లేషణలు వివరణాత్మక విశ్లేషణలు ప్రస్తుత సమయ ప్రమాణంలో విశ్లేషణ గురించి కాబట్టి ప్రాథమికంగా స్వీకరించబడిన డేటా యొక్క మరింత అర్ధాన్ని పొందడానికి వివరణాత్మక ఆలోచనను పొందడానికి విశ్లేషించవలసి ఉంటుంది ప్రస్తుతం ఏమి జరుగుతుందో అది వివరణాత్మకవిశ్లేషణలు మరోవైపు ఉహించదగిన విశ్లేషణలు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఊహించడానికి వేర్వేరు సాధనాలు మరియు సాంకేతికతలను ఉపయోగించడం గురించి మాట్లాడుతుంది ఎందుకంటే ఏమి జరుగుతుందో మనం ఊహించగలిగితే ఉదాహరణకు యంత్ర భాగం యొక్క ఒక భాగం తగ్గిపోవచ్చు భవిష్యత్తులో బహుశా 1 గంట తర్వాత మరియు ఆ సమాచారం ముందే పొందినట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా మీరు ఆ నిర్దిష్ట భాగాన్ని పూర్తిగా దిగజారకుండా నిరోధించవచ్చు మరియు తత్ఫలితంగా ప్రాసెస్ లేదా పనిచేస్తున్న యంత్రం కూడా స్వయంప్రతిపత్తితో ఉంటుంది పూర్తి సమయం చూసుకోవడం మరియు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఊహించడం అంటే ఉహించదగిన విశ్లేషణలగురించిమాట్లాడుట నిర్దేశాత్మకవిశ్లేషణలు ప్రాథమికంగా ఉహించదగిన విశ్లేషణలకు సంబంధించినవి కాబట్టి ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము నిర్దేశాత్మకవిశ్లేషణలో మనం ఏమి జరుగుతుందో ఊహించాము కాని భవిష్యత్తులో ఏమి జరగబోతోందో ఆ అంచనా ఆధారంగా మీరు తీసుకోవలసిన విభిన్న చర్యలను సూచిస్తారు కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన దృష్టాంతాన్ని ఒక నిర్దిష్ట దృష్టాంతంలో ఒక విపత్తు జరగకుండా లేదా అలాంటిదాన్ని నియంత్రించడాన్ని మీకు తెలిసేలా తీసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ఉహించదగిన మరియు నిర్దేశాత్మక మధ్య సంబంధం ఉందినిర్దేశాత్మక ఉహించదగిన చేసేదానికంటే మించి ఉంటుంది అందువల్ల ఈ ప్రతి వివరణాత్మక ఉహించదగిన మరియు నిర్దేశాత్మక మొదలైన వాటికి వేర్వేరు సాధనాలు మరియు పద్ధతులు ఉపయోగించబడతాయి వివరణాత్మక విశ్లేషణల జత ప్రాథమికమైన మనము వివరణాత్మక విశ్లేషణల కోసం వేర్వేరు గణాంక పద్ధతులను ఉపయోగించవచ్చు ఉహించదగిన ఒకరు వేర్వేరు యంత్ర అభ్యాస పద్ధతులను ఉపయోగించవచ్చు మరియు నిర్దేశాత్మక అనేది యంత్ర అభ్యాస గణాంకాలు మరియు విభిన్న ఇతర AI పద్ధతుల కలయిక కావచ్చు కాబట్టి ఇవి IIoTదృష్టాంతంలోఉపయోగించగల వివిధ రకాలైన విశ్లేషణలు కాబట్టి పారిశ్రామిక దృష్టాంతంలో విశ్లేషణలను అమలు చేయడంలో విభిన్న సవాళ్లు ఉన్నాయి ఇక్కడ పేర్కొన్న కొన్ని సవాళ్లు ఇక్కడ ఉన్నాయి నేను మొదటిదానితో ప్రారంభిస్తాను ఇది సరైనది సరైనది చాలా ముఖ్యం మనము చాలా ముఖ్యమైన వేగంతో పనిచేసే యంత్రాల గురించి మాట్లాడుతున్నాముచేస్తున్న పని యొక్క ఖచ్చితత్వం ముఖ్యం స్పష్టతత్వము సరి అయిన ఖచ్చితత్వం వంటి వాటిని పట్టించుకోక పోతె అప్పుడు ఆయంత్రంవైఫల్యాలు చేన్ధడానికి కారన మవుతుంధిప్రక్రియలోవైఫల్యాలుమరియుసహాప్రమాదాలు కాబట్టి భద్రతసరైనది స్థానం మరియు ఖచ్చితత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే భద్రతా సమస్యలు చిత్రంలోకి వస్తాయి కాబట్టి మీరు అమలు చేసే మీ విశ్లేషణలు వాస్తవానికి అవసరమైన వాటి ఆధారంగా పనులను సరిగ్గా చేయాల్సి ఉంటుంది మరియు కార్యకలాపాలను మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది కారణ సంబంధాలు చాలా ముఖ్యమైనవికారణ సంబంధాలను అర్థం చేసుకోవడం కారణం ప్రభావం కాబట్టి చాలా ముఖ్యమైన వాటికి కారణమేమిటి కారణం ప్రభావం మరియు వేర్వేరు సంఘటనల మధ్య కారణ సంబంధాల గురించి మీకు సరైన అవగాహన లేకపోతే అప్పుడు విశ్లేషణలను సరిగ్గా అమలు చేయడానికి ఇది మీకు సహాయం చేయదు కనీస మానవ జోక్యంతో స్వయంచాలకంగా ప్రతిదీ కొనసాగాలి విశ్లేషణలు మరియు వివిధ ప్రక్రియలు మానవ జోక్యం లేకుండా అమలు చేయబడతాయి ఇవి వ్యవస్థ యొక్క వివిధ భాగాలను నియంత్రించగలవు మరియు కమ్యూనికేట్ చేయగలవు పారిశ్రామిక యంత్రాలు IIoT దృశ్యాలు సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో నుండి మరింత అంతర్దృష్టిని పొందడం మరియు ఒక భాగం యొక్క ఈ అర్ధాలను మరొకదానితో మరియు వాటి పరస్పర సంబంధాలతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నించడం కూడా చాలా ముఖ్యమైనది మరియు విశ్లేషణల కోసం ఉపయోగించాల్సిన అల్గోరిథంను ప్రతిపాదించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి పంపిణీ స్వభావం చాలా ముఖ్యం ఈ రోజుల్లో మనం మాట్లాడుతున్నది కేంద్రీకృత వ్యవస్థల గురించి కాదు కానీ ఒక ప్రదేశంలో కొన్ని భాగాలు లేదా భాగాలను కలిగి ఉన్న పంపిణీ వ్యవస్థలు మరియు ఇతర భాగాలు మరొక భౌగోళిక ప్రదేశంలో ఉన్న భౌగోళిక పంపిణీ కాబట్టి మీరు పంపిణీ చేసిన విశ్లేషణలను కలిగి ఉండాలివిశ్లేషణలు భౌగోళిక స్థానాల్లోని తేడాలు మరియు ఒకే వ్యవస్థ యొక్క వేర్వేరు భాగాల యొక్క అమలు లేదా వేరే వ్యవస్థ యొక్క వాటికి సంబంధించిన అమలులను పరిగణనలోకి తీసుకుంటాయి కాని అవి సమకాలీకరించబడతాయి వీటిని పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి పంపిణీ చేయబడిన విశ్లేషణలు కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే విశ్లేషణల యొక్క కొన్ని భాగాలు ఒక ప్రదేశంలో ఉన్న భాగానికి దగ్గరగా చేయవలసి ఉంటుంది కొన్ని ఇతర భాగాలు మరొక ప్రదేశంలో ఉన్న భాగానికి దగ్గరగా ఉండాలి మరియు కొన్ని విశ్లేషణలు సమకాలీకరణలో చేయవలసి ఉంటుంది పెద్ద చిత్రాన్ని అన్ని భాగాలు కలిసి మరియు ఏమి జరుగుతుందో లేదా ఏమి జరగబోతోంది అనేదాని గురించి మొత్తం ఆలోచన చేయడం మరియు అవసరమైతే కొన్ని ప్రిస్క్రిప్షన్లు చేయడం చేయాలి పరిశ్రమ దృశ్యాలలో భద్రత చాలా ముఖ్యం మరియు నేను దీన్ని ఎక్కువగా నొక్కి చెప్పలేను భద్రతా విశ్లేషణలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే వివిధ విపత్తుల యంత్ర వైఫల్యాల నుండి భద్రతకు సాదా కాలి ప్రాథమిక ఎర్గోనామిక్స్ భద్రత గురించి మాట్లాడటం మీకు తెలుసు లేదా ఒక క్రేన్ యొక్క ఆపరేటర్ కొన్ని పొరపాటులు చేస్తే అలా జరగవచ్చు ప్రాథమికంగా కింద కొన్ని విపత్తులు ఉండవచ్చు కాబట్టి ప్రజలు చనిపోవచ్చు సరియైనది కాబట్టి కొన్ని తప్పులతో సంబంధం ఉన్న మరణాలు ఉండవచ్చు మరియు ఇవన్నీ స్వయంప్రతిపత్త వ్యవస్థలలో జరగవచ్చు ఇక్కడ కొన్ని అల్గోరిథంల కారణంగా విషయాలు తెరవెనుక అమలు చేయబడతాయి మరియు అమలు చేయబడుతున్నాయి మరియు కొన్ని తప్పులు జరిగితే లేదా అస్పష్టంగా ఉంటే ప్రాథమికంగా అది ప్రమాదాలకు దారితీసే కొన్ని వైఫల్యాలకు దారితీయవచ్చు పారిశ్రామిక సెట్టింగులలో కాబట్టి ఎర్గోనామిక్స్ భద్రత నుండి ప్రమాదాల వరకు మొదలవుతుంది చాలా పరిశ్రమలలో భద్రత చాలా ముఖ్యమైనది మరియు ముఖ్యంగా పరిశ్రమ 4 కాబట్టి భద్రత చాలా ముఖ్యమైన విషయం కాబట్టి భద్రతా విశ్వసనీయత మరియు మొదలైనవి చాలా ముఖ్యమైనవి మరియు అందువల్ల భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకునే విశ్లేషణలు చాలా ముఖ్యమైనవి సమయం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక నిర్దిష్ట ప్రక్రియ అమలులో ఆలస్యం అయినట్లయితే మరియు నిర్దిష్ట దినచర్య నుండి వచ్చే నిర్దిష్ట సిగ్నల్ లేదా అమలులో ఉన్న అల్గోరిథం ఒక మిల్లీసెకన్ల ఆలస్యం అయితే అది కూడా విపత్తులకు దారితీయవచ్చు కాబట్టి సమయం చాలా ముఖ్యం మరియు సందర్భం కార్యకలాపాలు జరుగుతున్న విభిన్న సందర్భాలను పరిగణనలోకి తీసుకోవడం మరియు చాలా ముఖ్యమైన విశ్లేషణలను కలిగి ఉండటానికి సమగ్రంగా ప్రయత్నిస్తున్న సందర్భం చాలా ముఖ్యం కాబట్టి IIoT దృశ్యాలకు విశ్లేషణలకు సంబంధించి ఇవి విభిన్న సవాళ్లు కాబట్టి మాకు IIoT విశ్లేషణలు ఉన్నాయిఈ రోజుల్లో ప్రజలు డేటా యొక్క విభిన్న లక్షణాలు కాబట్టి పెద్ద డేటా ఉత్పత్తి అయ్యే సమయానికి వీలైనంత దగ్గరగా యంత్ర అభ్యాసం లోతైన అభ్యాసం మొదలైన AI పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి ఈ పద్ధతులు కలిసి డేటా గురించి మరింత అవగాహన పొందడానికి సహాయపడతాయి కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది యంత్రాలు డేటా స్వయంగా నడుపుతోంది కాబట్టి యంత్ర అభ్యాసం గురించి మాట్లాడుదాం కాబట్టి నేను యంత్ర అభ్యాసం మరియు లోతైన అభ్యాసం గురించి మాట్లాడాను కాబట్టి యంత్ర అభ్యాసం ప్రాథమికంగా ఇది AI యొక్క క్షేత్రం మరియు ఈ యంత్ర అభ్యాసం ప్రాథమికంగా యంత్ర అభ్యాసంలో మనం మాట్లాడుతున్నది ఒకరకమైన తెలివితేటలను పొందడం సరియైనది కాబట్టి మీరు వేర్వేరు యంత్రాల నుండి వచ్చిన డేటా సేకరణతో మొదలవుతుంది ఈ వేర్వేరు యంత్రాలలోని సెన్సార్లు సాధారణంగా అప్పుడు లక్షణముల వెలికితీత అని పిలుస్తారు ఇది యంత్ర అభ్యాసంలో చాలా ముఖ్యమైనది కాబట్టి లక్షణముల వెలికితీత పద్ధతులల్లో ప్రాథమికంగా వారు చేసేది ఏమిటంటే వారు ముడి డేటా ను సమాచారం యొక్క భౌతిక స్థితికి సంబంధించిన సమాచారంగా మారుస్తారు కాబట్టి లక్షణముల వెలికితీతలు నిర్వహిస్తారు మరియు లక్షణముల వెలికితీత అనేది చాలా పని అవసరమయ్యే పని కాబట్టి లక్షణముల వెలికితీత కోసం వివిధ అల్గోరిథంలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలను సేకరించిన తర్వాత ఇవి ఈ యంత్రాల వాస్తవ స్థితికి మరియు వాటి కార్యకలాపాలకు దగ్గరి పోలికను కలిగి ఉంటాయి కాబట్టి యంత్ర అభ్యాసంలో చాలా ముఖ్యమైన ఏ లక్షణముల వెలికితీతను అనుసరిస్తుంది కాబట్టి యంత్ర అభ్యాసం లక్షణముల వెలికితీత చాలా ముఖ్యం కాబట్టి లక్షణముల వెలికితీత తరువాత ఈ నమూనా సృష్టి మరియు నమూనా ధ్రువీకరణ ఉంది కాబట్టి నమూనాను సృష్టించాలి ఆపై ఈ నమూనాను ధృవీకరించాలి మరియు ఆ తరువాత ఈ నమూనాను మరింత ఉపయోగం కోసం మోహరించాల్సి ఉంటుంది కాబట్టి యంత్ర అభ్యాసంలో రెండు రకాలు ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ అంటే మీరు నేర్చుకుంటున్నారు మీరు ఈ డేటా మీరు కొన్ని పనులు కొన్ని కార్యకలాపాలు లక్షణముల వెలికితీత నమూనా సృష్టి నమూనా ధ్రువీకరణ మొదలైనవి చేస్తున్నారు మరియు దాని నుండి మీరు మోహరించిన నమూనా నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు ఏమి జరగబోతోంది అనే దాని గురించి భవిష్యత్తు కాబట్టి ప్రతి కలఇక స్థాయిలో యంత్ర అభ్యాసం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ యంత్ర అభ్యాసంను పర్యవేక్షించబడే లేదా పర్యవేక్షించబడని అని రెండు రకాలు కావచ్చు క్లుప్తంగా పర్యవేక్షించబడుతున్నప్పుడు యంత్ర అభ్యాసం యొక్క పర్యవేక్షించబడిన అల్గోరిథంలు ఇప్పటికే వివిధ రకాల సమితుల యొక్క శిక్షణా డేటా నుఉపయోగించి కూడా ధృవీకరించవచ్చు కాబట్టి పర్యవేక్షించబడిన అభ్యాసం ప్రాథమికంగా శిక్షణ డేటా లోని నిర్మాణాన్ని వారి స్వంతంగా సంగ్రహిస్తాయి కాబట్టి పర్యవేక్షించబడే మరియు పర్యవేక్షించబడని అభ్యాస పద్ధతుల మధ్య ప్రధాన వ్యత్యాసం ఇది మనము మరొక ఉపన్యాసంలో దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుతాము కాని ఇప్పుడు లోతైన అభ్యాసం గురించి మాట్లాడుదాం ఇది ఈ రోజు ప్రజలు చాలా ధీని గురించి మాట్లాడుతున్న మరొక విషయం కాబట్టి ప్రజలు యంత్ర అభ్యాసం పారిశ్రామిక అమరికలలో లోతైన అభ్యాసం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు లోతైన అభ్యాసం యంత్ర అభ్యాసం లాంటిది ఇది మరొక క్రమశిక్షణ ఆ లోతైన అభ్యాసం యంత్ర అభ్యాసానికి మరొక మార్గం అని మనం అనుకోవచ్చు కానీ లోతైన అభ్యాసంలో లక్షణముల వెలికితీత మొదలైనవి చేసిన యంత్ర అభ్యాసం విషయంలో కాకుండాలోతైన అభ్యాసంలో మీకు ఆ నిబంధన లేదుకాబట్టి లక్షణముల ఇంజనీరింగ్ అంశాలు లేవు కాబట్టి మీరు ఈ మొత్తం బ్లాక్ రేఖాచిత్రాన్ని చూస్తే కాబట్టి మనకు డేటా ఈ లోతైన అభ్యాస అల్గోరిథంలలోకి ఇవ్వబడుతుంది మరియు యంత్ర అభ్యాసం విషయంలో జరిగే లక్షణాలను మాన్యువల్గా పేర్కొనకుండా ఆ విభిన్న లక్షణాలు స్వయంచాలకంగా నేర్చుకోబడతాయి కాబట్టి వేర్వేరు లక్షణాలను మానవీయంగా పేర్కొనకుండా స్వయంచాలకంగా నేర్చుకోవడం ఇది ప్రాథమికంగా లోతైన అభ్యాసం కాబట్టి ఈ లోతైన అభ్యాస పద్ధతులు చాలావరకు సాంప్రదాయ నాడీ నెట్వర్క్లపై ఆధారపడి ఉంటాయిలోతైన నాడీ నెట్వర్క్ల వంటి పద్దతులు బాగా ప్రాచుర్యం పొందాయి మరియు ఈ లోతైన నాడీ నెట్వర్క్ల నిర్మాణం మరియు మొదలైనవి మరియు ఈ రకమైన గణనల యొక్క పెద్ద మొత్తంలో గణన శక్తిని కలిగి ఉండటం అవసరం ఈ అల్గోరిథంలను అమలు చేసే మౌలిక సదుపాయాలు కాబట్టి లోతైన అభ్యాస అల్గోరిథంలకు GPU సర్వర్లు మరియు వంటివి అవసరం కాబట్టి ఈ లోతైన అభ్యాస పద్ధతులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మనకు మునుపటి కాలానికి భిన్నంగా చౌకైన గణన శక్తి ఉంది చౌకగా మరియు మరింత సమర్థవంతమైన అధునాతన గణన చాలా తక్కువ ధర వద్ద మనము ప్రస్తుతం కలిగి ఉన్నాము మరియు అక్కడే ఉంది లోతైన అభ్యాసం బాగా ప్రాచుర్యం పొందడం విశ్లేషణల కోసం సమయ ప్రమాణాల పరంగావిశ్లేషణలను మిల్లీసెకన్లలో నిమిషాల్లో గంటల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది మిల్లీసెకన్లు ప్రాథమికంగా ఆధారరేఖ విశ్లేషణలు నిమిషాల్లో డయాగ్నొస్టిక్ విశ్లేషణలు ప్రాథమికంగా సమాచారము యొక్క మిగిలిన ఉపయోగకరమైన జీవితం గురించి తెలియజేస్తాయి కాబట్టి ఇవి వివిధ రకాలైన విశ్లేషణలు మరియు వాటికి సంబంధించిన సమయ నైపుణ్యాలు విస్తరణ గురించి మాట్లాడటంలోవిశ్లేషణల విస్తరణ సాధారణంగా వేర్వేరు దశలను కలిగి ఉంటుంది మొదట మీరు ఒక నిర్దిష్ట నమూనాకు శిక్షణ ఇవ్వవలసిన ఒకరకమైన ఊహాజనిత విశ్లేషణల గురించి మాట్లాడుతుంటే మీరు శిక్షణ ఇవ్వలి మీరు ఒక నమూనాకు శిక్షణ ఇవ్వాలి ఆపై గతంలో చూడని కొంత డేటా సమితిపై అంచనాలు వేయడానికి ఆ నమూనాను అమలు చేయండి కాబట్టి ఇది జరగబోతోంది మీకు ఈ ఆధారరేఖ విశ్లేషణలు ఉన్నాయి ఈ వేర్వేరు యంత్రాల నుండి ఈ సెన్సార్ విశ్లేషణలు నిర్వహించబడతాయి కాబట్టి మొదలు వద్ద ఉన్న ఆధారరేఖ విశ్లేషణల నుండి ఎడెజ్ విశ్లేషణల వరకు మనకు ఈ వివిధ దశల విశ్లేషణల కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి విశ్లేషణలు నిజ సమయంలో చేయవలసి ఉంటుంది డేటా యొక్క మూలానికి చర్యలు తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఆ ఉపయోగకరమైన హెచ్చరికల ఆధారంగా పంపవచ్చు ఉదాహరణకు ఒక నిర్దిష్ట యంత్రం దాటుతుంటే లేదా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిమితికి దగ్గరగా వస్తే ఆపరేషన్లో ఉన్న ఒక నిర్దిష్ట యంత్రంతో హెచ్చరిక పంపబడుతుంది ఉదాహరణకు స్మార్ట్ కారులో టైర్ పీడనం గురించి వేర్వేరు నోటిఫికేషన్లు వెంటనే పంపబడతాయి కాబట్టి కొన్ని ఆధారరేఖ నిజ సమయంలో విశ్లేషణలు నిర్వహించవచ్చు మరియు ఈ హెచ్చరికలను వేర్వేరు ప్రవాహ ప్రాసెసింగ్ సరిపోలిక వంటి పద్ధతులు దీన్ని చేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి టెంప్లేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అపాచీ స్టార్మ్ లను ఈ ప్రత్యేకప్రయోజనంకోసం ఉపయోగించవచ్చు బ్యాచ్ ను విశ్లేషించడం గురించి మీకు తెలుసు ఉదాహరణకు గత ఒక నెల నుండి ఒక గది యొక్క సగటు ఉష్ణోగ్రత ఇది ఒక రకమైన బ్యాచ్ ఇది మీకు ఒక రకమైన దీర్ఘకాలిక గణాంకాలను లేదా గత సంవత్సరంలో ఇంటి విద్యుత్ వినియోగాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం విభాజన విశ్లేషణలు చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనము వేర్వేరు యంత్రాలు మరియు వాటి భాగాలు భౌగోళికంగా పంపిణీ చేయబడిన పారిశ్రామిక దృశ్యాల గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ విభిన్న భాగాలకు మరియు వాటి మూలాలకు సాధ్యమైనంత దగ్గరగా డేటా సమాహారం మరియు మేధస్సు చేయవలసి ఉంటుంది కాబట్టి అపాచీ హడూప్ ఈ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు నమూనా బిల్డింగ్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా యంత్ర అభ్యాసం అల్గోరిథంలను అమలు చేయవచ్చు ఆ అల్గోరిథంలు డేటా పై వర్తించవచ్చు మరియు తరువాత ఈ అభ్యర్థి నమూనాలు ప్రాథమికంగా నిర్మించబడతాయి మరియు తరువాత వారి కార్యాచరణను మెరుగుపరచడానికి ఈ విభిన్న అభ్యాస అల్గోరిథంలకు తిరిగి ఇవ్వబడతాయి IIoT విశ్లేషణల కోసం వేర్వేరు విలువ డ్రైవర్లు ఇలా ఉంటాయి కొత్త విలువ ప్రవాహాలు కొత్త ఆదాయ ప్రవాహాలను పొందడం అవసరం ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను ఆధునికీకరణ చేయడానికి విశ్లేషణలు ఉపయోగపడతాయి వ్యాపార నమూనా విశ్లేషణలను మార్చడం ఉపయోగకరంగా ఉంటుంది కొత్త వ్యాపార నమూనాలను రూపొందించడానికి విశ్లేషణలు ఉపయోగపడతాయి కాబట్టి వేర్వేరు వ్యాపార మరియు పారిశ్రామిక సెట్టింగులలో వేర్వేరు విభిన్నమైన పనులను చేయడానికి ఇవన్నీ విలువైనవి ఖర్చు తగ్గించడానికి డేటా ఆధారిత ఉత్పత్తి సర్వోత్తమీకరణం ప్రతిదానికీ అమలు చేయడానికి మనకు భిన్నమైన విశ్లేషణాత్మక పద్ధతులు అవసరం విలువ గొలుసు అంతటా విభిన్న అనువర్తనాలు ఒక నిర్దిష్ట ఉత్పత్తి యొక్క వినియోగ లక్షణాలను ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి R మరియు D విశ్లేషణలు ఉపయోగపడతాయి ఆపై ఈ విశ్లేషణ నుండి ఉత్పత్తి చేయబడుతున్న ఉత్పత్తి యొక్క తదుపరి చక్రానికి అంతర్దృష్టులను ఆధారంగా యంత్ర పారామితులను సర్వోత్తమీకరణం చేయడం IIoT విశ్లేషణలు ముఖ్యమైనవి అదేవిధంగా నిర్వాహము మరియు సరఫరా గొలుసు సరఫరా గొలుసు సర్వోత్తమీకరణం విమానాల నిర్వహణ తగ్గింపును సర్వోత్తమీకరణం చేయడం రవాణా మరియు ఇంధన ఖర్చులను సర్వోత్తమీకరణం చేయడం కోసం మీరు డేటా నుండి తెలివితేటలను పొందాలి మరియు అదేవిధంగా మార్కెటింగ్ మరియు అమ్మకాలకు మీకు విశ్లేషణలు అవసరమయ్యే వినియోగదారు ప్రవర్తన ఆధారంగా ఒక నిర్దిష్ట ఉత్పత్తి యొక్క తగిన నవీకరణలను సూచించడానికి కూడా కాబట్టి విభిన్న రంగాల్లో విశ్లేషణలు ముఖ్యమైనవి కాబట్టి విమానాల ఉదాహరణను తీసుకుందాం కాబట్టి విమానాల సముదాయంమీకు తెలిసిన ప్రతి విమానంలో వేర్వేరు విమాన డేటా ప్రతి విమానానికిటెరాబైట్లు సరెనా కాబట్టి డేటా నిరుపయోగంగా ఉంటుంది మీతో వ్యవహరించే ఉహించదగిన నిర్దేశాత్మక విశ్లేషణలు ఉహించదగిన విశ్లేషణలు వంటి వివిధ రకాలైన విశ్లేషణలు విమానం మరియు ఇంజిన్ నమూనా ఆధారంగా తెలుసు మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంచనా వేసేధి కార్యాచరణ డేటా కాబట్టి కొన్ని అత్యవసర ల్యాండింగ్ తీసుకోవచ్చు మరియుకెప్టెన్ఒక నిర్దిష్ట విమానానికి విపత్తు నివారించవచ్చు కాబట్టి నిర్దేశాత్మక విశ్లేషణలు ప్రాథమికంగా తప్పు కారణాల వ్యవహారం నిబంధన రైళ్లు ఇంధన సామర్థ్యం మరియు మొదలైన వాటితో వ్యవహరిస్తుంది కాబట్టి ఉహించదగిన మరియు నిర్దేశాత్మక విశ్లేషణలు రెండూ వ్యాపార అంతర్దృష్టులను పొందడంలో సహాయపడతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం మరియు విశ్లేషణలలొ ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ కాబట్టి దీనితో మనము ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగింపుకు వచ్చాము ఇవి మీరు సూచించగల కొన్ని సూచనలు ఇక్కడ ఈ ఉపన్యాసంలో మనము విశ్లేషణల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాము మనము వివిధ రకాలైన విశ్లేషణల వర్గీకరణ మరియు విశ్లేషణల కోసం వివిధ పద్ధతుల గురించి మాట్లాడాముమనము యంత్ర అభ్యాసం లోతైన అభ్యాస పద్ధతుల గురించి మాట్లాడాము మరియు అవి అందుబాటులో ఉన్నాయివిశ్లేషణలలో చాలా ఉపయోగకరంగా ఉన్న ఒక ఉదాహరణను కూడా మనము చూశాము కాబట్టి ఇవి మీరు వెళ్ళగలిగే సూచనలు మరియు దీనితో మనము ముగింపుకు వఛాము ధన్యవాదాలు